మనం చూసే తదుపరి సిద్ధాంతం ఒక నిర్దిష్ట మార్గంలో ఓల్టేజ్ సోర్స్ కలిగి ఉన్న సర్క్యూట్ లను మార్చడానికి సంబంధించినది ఇప్పుడు దీని ఉపయోగం స్పష్టంగా తెలియకపోవచ్చు కానీ తరువాత కొన్నిసార్లు మీరు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి వివిధ సర్క్యూట్ లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు నేను దీనిని ఒక నోడ్ ద్వారా ఓల్టేజ్ సోర్స్ ని నెట్టడం అని పిలుస్తాను ఇది కొంత సేపటికి స్పష్టమవుతోంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పుడు ఒక నోడ్ని పరిగణించండి మరియు అనేక బ్రాంచ్లు ఈ నోడ్కు అనుసంధానం చేయబడ్డాయి ఈ నోడ్ కి N బ్రాంచ్లు అనుసంధానం అయ్యాయి వాటిలో N 1 ఓల్టేజ్ సోర్సులు ఒకే పొలారిటీ ని కలిగి ఉన్నాయి సోర్స్ యొక్క నెగెటివ్ టర్మినల్స్ అన్నీ ఈ నోడ్ కి అనుసంధానం అయ్యాయి సర్క్యూట్లో ఇతర నోడ్లు కూడా ఉన్నాయి కానీ ఇది మనం కేంద్రీకరిస్తున్న నోడ్ ఇక్కడ అన్ని ఓల్టేజ్ సోర్సులు యొక్క నెగెటివ్ టెర్మినల్ ఈ నోడ్ కి కలపబడ్డాయి మరియు అన్నింటికీ సరిగ్గా ఒకే ఓల్టేజ్ V 0 ఉంది ఇప్పుడు నేను ఒక అవాస్తవమైన సందర్భాన్ని తీసుకొని నేను ఈ అంశాన్ని చెప్పదలుచుకున్నాను ఇక్కడ నోడ్ ఉంది N బ్రాంచీలు నోడ్కు అనుసంధానం చేయబడి ఉన్నాయి వాటిలో N 1 బ్రాంచ్ లలో ఉండే ఓల్టేజ్ సోర్స్ లు ఒకే దిశలో అనుసంధానం అయి ఉన్నాయి మరియు N అనే సోర్స్ ఆర్బిట్రేరీ గా ఉంది అది ఏదైనా కావచ్చు ఇక్కడ ఒక రిఫరెన్స్ నోడ్ ను ఇలా చూపిస్తున్నాను దీనిని ఆధారంగా చేసుకుని మేము అన్ని నోడ్ వోల్టేజీలను కొలుస్తాము ఈ నోడ్ వద్ద ఓల్టేజ్ Vn అని అనుకుందాం ఇప్పుడు ఈ ప్రత్యేక నోడ్ వద్ద ఓల్టేజ్ ఎంత ఉంటుంది అంటే ఈ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఓల్టేజ్ ఎంత మనం ఓల్టేజ్ ఎల్లప్పుడూ రెండు నోడ్ల మధ్య మాత్రమే కొలుస్తామని గుర్తించుకోండి కాబట్టి నేను ఒక నిర్దిష్ట నోడ్ వద్ద ఓల్టేజ్ అడిగినప్పుడు ఆ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఓల్టేజ్ అని అర్థం కాబట్టి రిఫరెన్స్ నోడ్ ని తప్పనిసరిగా ముందుగానే పేర్కొనాలి అప్పుడు మాత్రమే "ఈ నోడ్ వద్ద ఓల్టేజ్ ఎంత " అనే ప్రశ్న అర్థవంతంగా ఉంటుంది ఇప్పుడు ఈ నోడు మరియు రిఫరెన్స్ నోడ్ కి మధ్య ఉన్న ఓల్టేజ్ Vn అవుతుంది ఈ నోడ్ కి మరియు రిఫరెన్స్ నోడ్ కి మధ్య ఉన్న ఓల్టేజ్ ఎంత అవుతుంది కిర్చాఫ్ ఓల్టేజ్ లా ఉపయోగించి ఇది Vn V0 అవుతుంది మొదటి బ్రాంచ్ వద్ద ఉండే ఈ నోడ్ ని పరిశీలించండి ఓల్టేజ్ ఎంత ఇది కూడా V n V 0 అవుతుంది అదేవిధంగా ఓల్టేజ్ సోర్స్ తర్వాత అన్ని నోడ్ ల వద్ద వోల్టేజీలు సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయని మీరు చూస్తారు అది V n V 0 కాబట్టి ఓల్టేజ్ సోర్స్ పైన ఉన్న అన్ని నోడ్లు V n V 0 వద్ద ఉన్నాయి అంటే ఈ నోడ్లన్నీ ఒకే ఓల్టేజ్ ని కలిగి ఉంటాయి ఇప్పుడు మీరు సర్క్యూట్లో ఒకే ఓల్టేజ్తో విభిన్న నోడ్లను కలిగి ఉంటే సర్క్యూట్లో వాటిని మరేమీ మార్చకుండా వాటిని వైర్తో కలిపి అనుసంధానం చేయవచ్చు నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చూపిస్తాను ఇక్కడ 10V సోర్స్ ఉంది ఇక్కడ 2 KΩ మరియు 3 KΩ ఉన్నాయి దీని వద్ద3 KΩ ఓల్టేజ్ 6V మరి దీని2 KΩ వద్ద ఓల్టేజ్ 4V మరియు దీనిలో ప్రవహించే కరెంటు 2 mA ఇదే ఓల్టేజ్ సోర్స్ కి మరొక జత రెసిస్టర్ లు 20 KΩ మరియు 30 KΩ అనుసంధానం చేశాను మరల కింద ఉన్న రెసిస్టర్ లో 6 V మరియు పైన ఉన్న దానిలో 4V దీనిలో కరెంటు 0 2 mA ప్రవహిస్తుంది ఇప్పుడు మేము దీనిని రిఫరెన్స్ నోడ్గా తీసుకుంటున్నాము ఇక్కడ ఈ నోడ్ ఓల్టేజ్ 6V మరియు ఈ నోడ్ ఓల్టేజ్ కూడా 6V ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే సర్క్యూట్లో మరేమీ మార్చకుండా ఈ రెండు నోడ్లు కలపవచ్చు ఎందుకంటే రెండూ 6V ని కలిగి ఉన్నాయి ఇది ఒక సాధారణ సర్క్యూట్ మరియు మీరు ఈ కనెక్షన్ ఉంచి మరియు కనెక్షన్ లేకుండా ఈ రెసిస్టర్ల ద్వారా ప్రవహించే కరెంటు చూస్తే ఇంకా ఏమి తెలుస్తుంది ఈ సర్క్యూట్ యొక్క కాపీని తీసుకుందాం ఈ కనెక్షన్ తీసివేయండి ఈ కనెక్షన్ లేకుండా దీనిలో 2 mA మరియు దానిలో 0 2 mA కరెంట్ ప్రవహిస్తుంది ఇక్కడ 6V ఉంటుంది మరియు నేను ఈ కనెక్షన్ని చేస్తే ఆ సర్క్యూట్ నుండి నేను ఈ సర్క్యూట్ను పొందాను అనే వాస్తవాన్ని మర్చిపోండి మీకు ఈ సర్క్యూట్ మాత్రమే ఇచ్చి విశ్లేషించమని చెప్పినప్పుడు ఈ పాయింట్ వద్ద 6V ఉంటుంది దీనిలో ప్రవహించే కరెంటు 2 mA అలాగే దీనిలో ప్రవహించే కరెంటు 0 2 mA మీరు ఈ సర్క్యూట్ ని పరిశీలిస్తే 2 KΩ మరియు 20 KΩ సమాంతరం గా ఉన్నాయి ఈ 3 KΩ మరియు 30 KΩ రెసిస్టర్ లు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 KΩ 20 KΩ 4022 KΩ 3 KΩ 30 KΩ 9033 KΩ ఈ నోడ్ వద్ద ఓల్టేజ్ కనుగొంటే అది ఖచ్చితంగా 6V అవుతుంది కాబట్టి ఈ ఓల్టేజ్ ఇప్పటికీ 6V ఉంది మరియు ఈ కరెంట్ను గమనించినట్లయితే ఉదాహరణకు ఈ రెసిస్టర్ వద్ద 4V లు ఉంటుంది మరియు దాని లో 2 mA లు ప్రవహిస్తుంది మరియు 20 KΩ రెసిస్టర్ ద్వారా 0 2 mA లు ప్రవహిస్తుంది కాబట్టి మీరు రెఫరెన్స్ నోడ్కు సంబంధించి ఒకే ఓల్టేజ్లో ఉన్న రెండు పాయింట్లను తీసుకుని వాటిని కలిపి కనెక్ట్ చేస్తే సర్క్యూట్లలో వోల్టేజీ మరియు కరెంటు ప్రవాహాలు మారవు దీనికి కొంత మినహాయింపు ఉందని తర్వాత చూస్తారు కానీ ప్రస్తుతానికి ఇది వాస్తవం అని మనం భావించవచ్చు నేను చెప్పేది ఏమిటంటే ఓకే ఓల్టేజ్ వద్ద రిఫరెన్స్ నోడ్ తో అని చెప్పాల్సిన అవసరం లేదు ఉన్న రెండు నోడ్ లను ఓకే రిఫరెన్స్ తో ఉన్న రెండు ఓల్టేజీ లను కలపవచ్చు సర్క్యూట్లలో వోల్టేజీ మరియు కరెంటు ప్రవాహాలు మార్చకుండా మీరు ఒక వైరు సాయంతో ఆ రెండు నోడ్ లను షార్ట్ చేయవచ్చు నేను దీనిని ఈ ఉదాహరణతో వివరించాను మీకు ఇలాంటి సర్క్యూట్ ఉంటే మీరు ఈ వైర్ని కలిగి ఉన్నారు ఈ వైర్ లో కరెంట్ సున్నా అవుతుంది ఈ ఎరుపు రంగు వైర్ లో సున్నా కరెంట్ ఉంటుంది మీరు కనెక్షన్ తీసివేస్తే ఇక్కడ కరెంట్ 0 అవుతుంది ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు దానిని మనం మరొక ఫలితంగా భావించవచ్చు ఇక్కడ వైర్ లో కరెంట్ '0' ఉంటే మీరు సర్క్యూట్లోని ఓల్టేజ్లు మరియు కరెంట్లను మార్చకుండా దాన్ని తీసివేయవచ్చు ఈ రెండిట్లో ఏ నోడు వద్ద కిర్చాఫ్ కరెంట్ లా తీసుకున్నా వైరు ఉన్నప్పటికీ మరియు లేనప్పటికీ ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే ఒక వేళ వైర్ ఉన్నా దానిలో కరెంటు 0 కాబట్టి 2 KΩ రెసిస్టర్ లో ప్రవహించే కరెంటు 3 KΩ రెసిస్టర్ లో ప్రవహించే కరెంటు కు సమానం ఇక్కడ ఈ వైరు ఓపెన్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కరెంటు లు ఒకదానితో ఒకటి సమానం అవుతాయి అందులో ఏమాత్రం తేడా ఉండదు ఇప్పుడు ముందు తీసుకున్న సర్క్యూట్ ని చూద్దాం ఈ ఓల్టేజ్ లు అన్నీ ఒకదానికొకటి సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ నోడ్స్ అన్నిటిని అనుసంధానించవచ్చు మిగిలిన సర్క్యూట్లో వోల్టేజీలు లేదా కరెంట్లను మార్చకుండా మనం ఈ నోడ్లను కనెక్ట్ చేయవచ్చు మనం ఇప్పుడు ఏం చేసాము దీనిని కాపీ చేస్తున్నాను ఒక వైర్ తీసుకుని ఈ మొత్తాన్ని షార్ట్ చేసాను మీరు వైర్ తో దీనిని షార్ట్ చేశారు కాబట్టి ఇది మొత్తం ఓకే నోడు అవుతుంది నేను దీనిని ఇలా రాస్తాను ఇక్కడ ఆ మొత్తం బ్రాంచ్ లు 1 2 3 N 1 వస్తాయి ఈ బ్రాంచీలు దేనికి అనుసంధానం అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ నోడ్లన్నీ నేను కలిపి షార్ట్ చేశాను దానివల్ల ఈ నోడు ఏర్పడింది ఇక్కడ ఓకే ఓల్టేజ్ ఉన్న సోర్సులు సమాంతరంగా ఉన్నాయి ఇంతకు ముందు చెప్పినట్లు సమాన విలువ లేని పక్షంలో ఓల్టేజ్ సోర్స్ లను సమాంతరంగా కలపలేము మొదటి నుండి మేము ఈ వోల్టేజీలన్నీ సరిగ్గా ఒకే విలువతో నిర్వచించాము కాబట్టి ఇక్కడ సమాంతరంగా ఉన్న ఓల్టేజ్ సోర్స్లు అన్నింటినీ కలిపి ఒక సోర్స్ గా తీసుకుంటాం దాని విలువ V0 కాబట్టి మీరు ఒకే విలువతో సమానమైన బహుళ ఓల్టేజ్ సోర్స్ లను కలిగి ఉంటే మీరు వాటిని సమాంతరంగా కనెక్ట్ చేసి దాని ఫలితం ఆ విలువ గల ఒకే ఓల్టేజ్ సోర్స్ కి సమానం ఈ విషయం గురించి మనం చర్చిస్తున్నాం ఇక్కడ పరిశీలిస్తున్న ఈ నోడు వద్ద ఓల్టేజ్ Vn ఇది ఇక్కడ ఉన్న N అనే బ్రాంచ్ కి అనుసంధానించబడింది చివరగా మనకు మేము N బ్రాంచ్ లతో నోడ్ కలిగి ఉంటే వాటిలో N 1 ఓల్టేజ్ సోర్స్ ఒకే దిశలో మరియు సమాన విలువ తో ఉన్నాయి అది N వ బ్రాంచ్లో ఓకే ఓల్టేజ్ సోర్స్ ఉన్నట్లే పరిగణించవచ్చు కాబట్టి ఈ రెండూ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వెనుకకు వెళ్లి దీనిని పరిశీలిస్తాం N బ్రాంచ్ లతో ఒక నోడ్ ఉందని అనుకుందాము వాటిని 1 2 3 N 1 N అనుకుందాం వాటిలో ఒక బ్రాంచ్లో ఈ దిశలో V0 ఓల్టేజ్ సోర్స్ ఉంది ఈ నోడు ఏదైనా ఓల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ సోర్స్ కి అనుసంధానించవచ్చు అలాగే ఈ బ్రాంచ్ నుండి కూడా వైర్లు దేనికైనా కనెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనకు N వైర్లతో కనెక్ట్ చేయబడిన నోడ్ ఉంది దీని నుంచి క్రితం సర్క్యూట్ పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా ఈ ఒక్క దానిలో తప్ప ప్రతి దానిలో V0 ఉన్న సర్క్యూట్ వలె ఉంది మనం దీనిని తీసుకొని ఇది అదే అని నిరూపించాము ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని నుండి దీనిని తీసుకున్నాం ఈ సందర్భంలో ఓల్టేజ్ సోర్స్ ప్రతి బ్రాంచ్ గుండా నెట్టబడి మనకు ఈ సర్క్యూట్ వచ్చింది మనం ఈ ఓల్టేజ్ సోర్స్ ని దీనిలోకి 1 నోడ్ దీనిలోకి 2 నోడ్ అలాగే దీనిలోకి N 1 నోడ్ నెట్టాను దాని ద్వారా ఈ సర్క్యూట్ వచ్చింది అందుకనే ఈ సిద్ధాంతాన్ని నేను మొదట్లో "పుషింగ్ ఏ ఓల్టేజ్ సోర్స్ త్రూ ఏ నోడ్" అనే పేరు పెట్టాను అదే ఇక్కడ చేశాము మనకి అనేక బ్రాంచ్ లతో అనుసంధానించబడిన నోడ్ ఉన్నట్లయితే మరియు ఒక బ్రాంచ్ లో ఓల్టేజ్ సోర్స్ ఉంటే ఇప్పుడు ఆ ఓల్టేజ్ సోర్స్ అన్ని ఇతర బ్రాంచ్ లలోకి నెట్టబడుతుంది ఈ ఫలితం కొన్ని సందర్భాల్లో త్వరగా మరియు సులభంగా కొన్ని రకాల సర్క్యూట్ లను సాధన చేయడానికి ఉపయోగపడుతుంది ఇది కొన్ని రకాల సర్క్యూట్ విశ్లేషణ కు మరియు ఇతర సర్క్యూట్ లక్షణాలను నిరూపించడానికి కూడా ఉపయోగపడుతుంది